కాబట్టి ఇది FDTD పద్ధతిని ముగిస్తుంది కాబట్టి మనం సరిగ్గా చూసిన వివిధ అంశాలను కేవలం లేదా క్లుప్తంగా తెలియజేస్తాము మనం దేనితో ప్రారంభించాము ఇక్కడ చాలా మాడ్యూల్స్ ఉన్నందున మనం చేసిన మొదటి పనిని ప్రారంభిద్దాం మనం మాక్స్వెల్ సమీకరణాలను తీసుకున్నాము మరియు పరిమిత తేడాలను సరిగ్గా చేసాము పాక్షిక ఉత్పన్నాల యొక్క ఖచ్చితమైన ప్రాతినిధ్యాలను పొందడానికి మనం ఉపయోగించిన పరిమిత వ్యత్యాసాల కోసం కీలకమైన భావన ఏమిటి టేలర్ సిద్ధాంతం టేలర్ యొక్క సిద్ధాంతం అత్యల్ప దోషాన్ని ఎలా సరిదిద్దాలో చూడడానికి మనకు అనుమతి ఇచ్చింది కాబట్టి మనకు పరిమితమైన తేడాలు వచ్చిన తర్వాత మనం ఏమి చేయగలము మనం అది కాకుండా ఏమి చేసాము మనము దానిని సరిగ్గా డిస్క్రెటైజ్ చేస్తాము కాబట్టి మనం స్టెన్సిల్ను తయారు చేసాము ఈ స్టెన్సిల్ యీ సెల్ మరియు ఇక్కడ నుండి మనకు అప్డేట్ ఈక్వేషన్లు అని పిలవబడేవి వచ్చాయి ఇది స్పేస్ మరియు టైం లో ఫీల్డ్లను అడుగు పెట్టడానికి మాకు వీలు కల్పిస్తుంది ఆ తర్వాత మనం ఏం చేశాం కాబట్టి మేము మా నవీకరణ సమీకరణాలను కలిగి ఉన్నాము దానిని స్పేస్ మరియు టైం లో ఎలా అడుగు పెట్టాలో మాకు తెలుసు మనం స్థిరత్వాన్ని మరియు స్థిరత్వానికి ముందు బాగా చూశాము కాబట్టి మేము చేసిన విశ్లేషణ కన్వర్జెన్స్ మరియు స్థిరత్వం చూసాము ఇక్కడే మేము మా కౌరంట్ పరామితిని సరిగ్గా పొందాము మరియు మనకు ఆ లాక్స్ రిచ్ట్మెయర్ సిద్ధాంతం కూడా ఉంది ఆ తర్వాత మనం ఏం చూశాం మేము కౌరంట్ స్థిరత్వ కారకం సంతృప్తి చెందిందని భావించాము అయినప్పటికీ పరిష్కారాలు ఎల్లప్పుడూ ఖచ్చితమైనవి కాదని మనం కనుగొన్నాము ఆ వ్యాప్తి సరైనది కాబట్టి మేము విశ్లేషణను చూశాము మేము ఖచ్చితత్వాన్ని చూశాము మరియు ఖచ్చితత్వంతో ఉదాహరణకు వ్యాప్తి సంఖ్యాపరంగా చూసాము అలా చేసిన తర్వాత మేము ఇంకా ఖాళీ స్థలంతో వ్యవహరిస్తున్నాము ఆపై మనం మెటీరియల్లను సరిగ్గా పరిచయం చేసాము కాబట్టి మేము పదార్థాలను చూశాము ఓం యొక్క నియమాన్ని ఉపయోగించిన సాధారణ పదార్థాలను మనం చూశాము మరియు ఆ తర్వాత విద్యార్థి సరిహద్దు షరతులు కాదు మనం మరొక రకమైన మెటీరియల్ని చూసే సరిహద్దు షరతులు కాదు ఈ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డిస్పర్సివ్ మెటీరియల్స్ పై ఎక్కువ సమయాన్ని వెచ్చించాము మరియు ఏ రకమైన మోడల్ విద్యార్థి డెబై డెబై మోడల్ కాబట్టి మనం డిస్పర్సివ్ మీడియాను చూశాము మరియు దానిలో మనము డెబై మోడల్ను సరిగ్గా తీసుకున్నాము కాబట్టి మనం చేయగలము మరియు ఇది ముఖ్యమైనది ఎందుకంటే FDTDలో మనకు సమయం యొక్క నవీకరణ కావాలి మరియు ఇక్కడ మేము D మరియు E మధ్య సరైన సంబంధాన్ని పొందాము కాబట్టి సరైన సంబంధం D అనేది ఎప్సిలాన్ E కి సమానం అనేది సిద్ధాంతపరంగా సరైనది ఇవి టైమ్ డొమైన్లో కాకుండా ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉన్నప్పుడు మాత్రమే కాబట్టి సరిగ్గా ఆ తర్వాత మనం పదార్థాలను చూశాము అప్పుడు మనం సరిహద్దు షరతులను గ్రహించడాన్ని చూశాము సరళమైన మొదటి ఆర్డర్ సరిహద్దు షరతు అప్పుడు మనం సరిహద్దు షరతులను గ్రహించడంలో సరికాని విషయాన్ని చూశాము ఉదాహరణకు ఎవాన్సెంట్ తరంగాలు ABC ద్వారా గ్రహించబడవు కాబట్టి ఆ విధంగా పరిహారం పొరలు సరిగ్గా సరిపోలింది కాబట్టి మనం PMLలను చూశాము మేము స్ట్రేట్చెడ్ కోఆర్డినేట్ల ద్వారా సిద్ధాంతాన్ని చూశాము మరియు FDTDలో అమలును చూశాము సరిహద్దు షరతుని గ్రహించడం అనేది నేను కలిగి ఉన్నా కూడా మొదటి ఆర్డర్ ABC అని చెబుతున్నాము నేను 1D సందర్భంలో కూడా ఎవాన్సెంట్ తరంగాలు ఉన్న లాస్సి మాధ్యమంలో అమలు చేస్తే ABC మీకు పరావర్తనం ఇవ్వదు మరియు కొంత పరివర్తనాన్ని ఇస్తుంది కాబట్టి ఇది ABC ok యొక్క ప్రతికూలత PMLని పరిశీలించిన తర్వాత మనం చూసిన చివరి అంశం సోర్స్ లు కాబట్టి నేను ఏదైనా వదిలేశానా లేదు సరే నేను మీకు ఇంతకు ముందు చెప్పిన సాఫ్ట్వేర్ని మీకు చూపించాలనుకుంటున్నాను నేను మీకు చూపుతాను అవి ఉన్నాయి అంటే నేను మీకు కారణం చూపుతాను అంటే మీప్ లాగా చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి కాబట్టి దాని యొక్క ఒక పెద్ద ప్రయోజనం MITలోని ఒక అకడమిక్ గ్రూప్ చేసిన సాఫ్ట్వేర్ కాబట్టి ఇది ఓపెన్ సోర్స్ మరియు మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని మీకు తెలుసు ఇది ఉచితం కాబట్టి ప్రచారం చేయడానికి ఇది ఒక కారణం FDTDని చర్యలో మీకు చూపించడానికి మేము వారి వర్కవుట్ ఉదాహరణలలో ఒకదాన్ని పరిశీలిస్తాము కాబట్టి మనం దీని ద్వారా పని చేస్తాము